కాబట్టి రెసోనెన్స్ కోసం మనం సిద్ధాంతాలని చూసాము ఇప్పుడు మనము ఒక సాధారణ ఉదాహరణ తీసుకుందాము కాబట్టి ఇది సాధారణ సిరీస్ RLC సర్క్యూట్ ఇది R L మరియు ఇది 320 pF మరియు ఈ తక్షణ ధ్రువణత కావాలంటే తీసుకోవచ్చు మరియు ఈ వోల్టేజ్ 0 85 వోల్ట్ కాబట్టి ఇది RLC సర్క్యూట్ ఇది ఇందులో వ్రాయబడింది ఈ ఉదాహరణలో Q 50 మరియు f0 175 కిలో హెర్ట్జ్ ఉంటే రెసోనెన్స్ కోసం L విలువను కనుగొనండి సర్క్యూట్ కరెంట్ కెపాసిటర్ వద్ద వోల్టేజ్ మరియు సర్క్యూట్ యొక్క బ్యాండ్విడ్త్ కూడా కనుగొనండి కాబట్టి ఇది సమస్య ఇది సర్క్యూట్ ఇది సర్క్యూట్ మరియు మనం కనుగొనాల్సింది ఇక్కడ ఇవ్వబడింది కాబట్టి రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ f012π√LC అని మనకు తెలుసు కాబట్టి f0 175 కిలో హెర్ట్జ్ ఇవ్వబడింది కాబట్టి ఈ విలువ 175 x 103 12 π 32010 12L అవుతుంది దీని నుండి L 2 58 మిల్లీ హెన్రీ లభిస్తుంది ఇప్పుడు XL Lω అని మనకు తెలుసు కాబట్టి L 2 5810 3 ఈ విలువ హెన్రీ లో ఉంది f0 175 103 హెర్ట్జ్ కాబట్టి XL Lω 2 కాబట్టి ఈ విలువ 2840 Ω గా ఉంటుంది కాబట్టి క్వాలిటి ఫ్యాక్టర్ Q ω0 L R కాబట్టి R ω0 L Q అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ విలువలను ప్రతిక్షేపించండి కాబట్టి R విలువ 56 కాబట్టి ఈ విధంగా L మనకు 2 58 మిల్లీ హెన్రీ వచ్చింది మరియు f0 12πLC ఉంది ఒక దిద్దుబాటు ఉంది ఇక్కడ ఇది ω0 2πf0 ఒక 2π లేదు అని అనుకుంటున్నాను ఈ జవాబును సరిచూడండి ఈ సమాధానం సరైనదని నేను భావిస్తున్నాను బహుశా ఇక్కడ నేను పొరపాటు చేశాను అది ω0 అవుతుంది కాబట్టి Q 50 Q 50 ఇవ్వబడింది R ω0L Q ఇది సరైనదని భావిస్తున్నాను కాబట్టి తరువాత ఈ R విలువ వచ్చింది అప్పుడు రెసోనెన్స్ వద్ద సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ అంటే రెసోనెన్స్ వద్ద XL XC అవుతుంది కాబట్టి Z R విలువ 56 8 Ω అవుతుంది కాబట్టి I0 V R V 0 85 వోల్ట్ R 56 8 Ω ఇవ్వబడుతుంది కాబట్టి I0 0 8 14 96 మిల్లీ ఆంపియర్ కాబట్టి VCI0ω0C కాబట్టి దీని అర్థం ఇది R I0 లవము మరియు హారము ను R చే గుణించి భాగించండి RI0 ω0CR కాబట్టి VC Q V కాబట్టి దీని అర్ధంR I0 V మరియు ω0CR అంటే 1 ω0CR Q ఆ విలువ Q V అవుతుంది అందువల్ల కెపాసిటర్ వద్ద వోల్టేజ్ 50 0 85 ఉంటుంది V 0 85 వోల్ట్ మరియు Q 50 కాబట్టి 42 5 వోల్ట్లు అవుతుంది మరియు బ్యాండ్విడ్త్ ω2 ω1 లేదా ఇది రేడియన్ సెకన్ లేదా హెర్ట్జ్లో f2 f1 కాబట్టి ఈ Q ω0 ω2 ω1 లేదా f0 f2 f1 f0 బ్యాండ్విడ్త్ అని వ్రాయగలము కాబట్టి బ్యాండ్విడ్త్ f0 Q f0 పరంగా తీసుకున్నప్పుడు ఇది హెర్ట్జ్లో ఉంటుంది కాబట్టి 175 103 Q 50 కాబట్టి 3 5 కిలో హెర్ట్జ్ అని పరిగణించండి కాబట్టి బ్యాండ్విడ్త్ ఇప్పుడు ఉదాహరణ 2 ఇది సరళమైన ఉదాహరణ ఇక్కడ ఇప్పుడే చెప్పాను వాస్తవానికి ω0 2π f0 నేను 2π పొరపాటున వ్రాసి ఉండకపోవచ్చు ఉందో లేదో తనిఖీ చేయండి 2π వ్రాయబడినదో లేదో సరిచూసుకోండి కాబట్టి ఇది 56 8 సరిచూసుకోండి కాబట్టి ఈ తదుపరిది చిత్రంలో చూపిన సర్క్యూట్ కోసం R1 సర్క్యూట్ చూపిస్తాను R1 0 5 Ω మరియు R3 0 5 Ω ఇవ్వబడినది C1 6 మైక్రోఫారడ్ మరియు C2 12 మైక్రోఫారడ్ L1 25 మిల్లీ హెన్రీ మరియు L2 15 మిల్లీ హెన్రీ కాబట్టి మొదటిది రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీని రెండవది మొత్తం సర్క్యూట్ యొక్క Q 3 మరియు కాయిల్ 1 యొక్క Q మరియు కాయిల్ 2 యొక్క Q ఒక్కొక్కటిగా కనుగొనండి కాబట్టి ఇది సిరీస్ సర్క్యూట్ ఇది R 0 ఇది కోయిల్ 1 దాని నిరోధకత 0 5 Ω ఇండక్టెన్స్ 25 మిల్లీ హెన్రీ ఈ రెండు కెపాసిటర్లు సిరీస్ 6 మైక్రో ఫారడ్ మరియు 12 మైక్రోఫారడ్ ఉన్నాయి మరియు ఇది కోయిల్ 2 నిరోధకత 1 5 Ω మరియు ఇండక్టెన్స్ 15 మిల్లీ హెన్రీ కాబట్టి ఇప్పుడు ప్రశ్న సర్క్యూట్ యొక్క ఇంపెడెన్స్ కాబట్టి L ఇది 25 మిల్లీ హెన్రీ మరియు 15 మిల్లీ హెన్రీ L కి సమానమైన మొత్తాన్ని కనుగొంటుంది కాబట్టి ఇది 25 15 అంటే 40 మిల్లీ హెన్రీ మరియు ఈ రెండు కెపాసిటర్ లు సిరీస్లో ఉన్నాయి అంటే ఇది సమాంతరంగా ఉండే నిరోధకత కు సమానం కాబట్టి ఇది 6 126 12 అవుతుంది కాబట్టి ఈ విలువ 4 మైక్రోఫారడ్ అవుతుంది కాబట్టి C 6 126 12 4 మైక్రో ఫారడ్ f0 12πLC మనకు తెలుసు ఇది 40 మిల్లీ హెన్రీ కాబట్టి 40 10 3 కెపాసిటర్ 4 మైక్రో ఫారడ్ కాబట్టి 4 10 6 కాబట్టి f0 104 8π హెర్ట్జ్ లేదా ω0 2 5 103 రేడియన్సెకన్ అవుతాయి హెర్ట్జ్ లేదా రేడియన్సెకన్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మొత్తం సర్క్యూట్ యొక్క Q విలువ Lω0 R అవుతుంది కాబట్టి మొత్తం సర్క్యూట్ L 40 10 3 ఇది సరైనది ω0 2 5 103 రేడియన్సెకన్ వాస్తవానికి ఇది 40 40 అవుతుంది కాబట్టి ఇది లేదు ఇది నా క్లాస్ నోట్ కాబట్టి అన్ని దిద్దుబాట్లు వాస్తవానికి నేను ఇక్కడ స్కాన్ చేసాను కాబట్టి ఇది 40 కాబట్టి ఇది సరైనది కాబట్టి ఇది ట్విస్టింగ్ కాదు ఇది వాస్తవానికి 40 ఇది ఇక్కడ వ్రాయబడింది ఇది సరైనది ఇక్కడ 40 కాబట్టి మొత్తం సర్క్యూట్ యొక్క Q విలువ 40 అవుతుంది కాబట్టి నేను దానిని శుభ్రం చేస్తాను కాబట్టి కాయిల్ 1 యొక్క Q L1ω0 R1 ω0 2 5 103 దీనిని ω0 2 5 103 రేడియన్ అని పిలుస్తారు ఇక్కడ ω0 విలువ రేడియన్సెకన్ లో ఇవ్వబడింది మరియు L1 ఇది L1 ఇక్కడ L1 25 మిల్లీ హెన్రీ కాబట్టి ఇక్కడ ఇది సరిదిద్దనివ్వండి అది L1 విలువ 2 5 కాదు L1 విలువ 25 అవుతుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ సమాధానం విలువ 12 5 అవుతుంది ఈ విలువ వాస్తవానికి 125 అవుతుంది కాబట్టి తనిఖీ చేయండి దాన్ని సగం చేయడానికి నన్ను అనుమతిస్తుంది కాబట్టి ఈ విలువ 25 కాబట్టి ఇది క్యాన్సిల్ చేయబడింది మరియు ఈ విలువ 2 5 కాబట్టి సమాధానం విలువ 125 అవుతుంది కాబట్టి ఈ విలువ 12 5 కాదు ఎందుకంటే ఇది 25 మిల్లీ హెన్రీ నేను పొరపాటుగా ఈ విలువ 2 5 తీసుకున్నాను ఇది నా క్లాస్ నోట్ ప్రతీది వాస్తవానికి సరిదిద్దబడింది కాబట్టి అదేవిధంగా L2ω0 L2 15 మిల్లీ హెన్రీ మరియు ఈ విలువ 15 10 3 మరియు ω0 510 3 R2 1 5 దీన్ని లెక్కిస్తే ఆ విలువ 25 అవుతుంది కాబట్టి దయచేసి ఈ వర్గాలు అన్నింటినీ సరిచూసుకోండి ఈ మూడింటినీ దయచేసి స్వంతంగా చేయండి అన్ని విలువలు సరైనవని అవునో కాదో చూడండి కాబట్టి బ్యాండ్విడ్త్ f0Q కాబట్టి అన్నిటినీ ప్రతిక్షేపిస్తే f0 104 8π హెర్ట్జ్ వస్తుంది కాబట్టి ఇక్కడ f0 104 8π హెర్ట్జ్ మరియు సర్క్యూట్ మొత్తానికి Q 40 మనకు లభించిన ఈ Q విలువ 40 ఇది 40 కాబట్టి ఇక్కడ సరిదిద్దబడింది ఈ విలువ 40 కాబట్టి దీన్ని సుమారుగా చేస్తే అది 10 హెర్ట్జ్ అవుతుంది కాబట్టి ఇది బ్యాండ్విడ్త్ ఈ విలువ 125 కాదు ఇది 40 ఎందుకంటే ఈ విలువ 40 గా ఉంది కాబట్టి ఈ విలువ సుమారు 10 హెర్ట్జ్ అవుతుంది కాబట్టి మరొక ఉదాహరణ 3 రెసిస్టర్ విలువ 5 Ω ఉన్న కాయిల్ ను 50 మైక్రో ఫారడ్ కెపాసిటర్తో సిరీస్లో అనుసంధానించబడి ఉంది సర్క్యూట్ 100 హెర్ట్జ్ వద్ద రెసోనెన్స్ లబిస్తుంది అంటే f0 100 హెర్ట్జ్ a కాయిల్ యొక్క ఇండక్టెన్స్ ను కనుగొనండి b సర్క్యూట్ 200 వోల్ట్ 100 హెర్ట్జ్ మూలానికి అనుసంధానించబడి ఉంటే కాయిల్కు పంపిణీ చేయబడిన శక్తిని కనుగొనండి మరియు c వోల్టేజ్ కెపాసిటర్ మరియు కాయిల్ యొక్క వోల్టేజ్ మరియు d సర్క్యూట్ యొక్క బ్యాండ్విడ్త్ ఈ విలువలు కనుగొనాలి ఈ వీడియో ఉపన్యాసం చదివినప్పుడు మొదట దాన్ని గమనించండి ఆపై సమస్యను పరిష్కరించండి కాబట్టి సర్క్యూట్ ని సొంతంగా గీయండి ఇది చాలా సులభమైన విషయం కాబట్టి రెసోనెన్స్ వద్ద ω0 1 √L C అని మనకు తెలుసు కాబట్టి 2π f01√L C కాబట్టి f0 విలువ 100 హెర్ట్జ్ ఇవ్వబడింది మరియు C విలువ 50 మైక్రో ఫారడ్ ఇవ్వబడింది కాబట్టి 50 10 6 ఫారడ్ మరియు అది L కాబట్టి L విలువ 50 మిల్లీ హెన్రీ అవుతుంది ఇప్పుడు రెసోనెన్స్ వద్ద కరెంట్ విలువ V R అవుతుంది ఎందుకంటే కాబట్టి కరెంట్ గరిష్టంగా 2005 ఉంటుంది కాబట్టి కరెంట్ విలువ 40 ఆంపియర్ ఇప్పుడు పవర్ డిసిపేటెడ్ వెదజల్లు శక్తి I2R కాబట్టి 4025 8000 వాట్స్ 8 కిలో వాట్ అవుతుంది కాబట్టి కెపాసిటర్ వద్ద వోల్టేజ్ యొక్క మాగ్నిట్యూడ్ విలువ IXC అవుతుంది కాబట్టి I విలువ 40 ఆంపియర్ మరియు XC1ω C C 50 మైక్రో ఫారడ్ కాబట్టి 50 10 6 ఫారడ్ 2π 100 కాబట్టి ఈ విలువ 8000 2π వోల్ట్ వస్తుంది ఈ విలువ సుమారు 1273 2 వోల్ట్ వస్తుంది ఇది ఈ విషయం కాదు ఈ విలువ 1273 2 వోల్ట్ సరైనది కాబట్టి కాయిల్ యొక్క ఇంపెడెన్స్ విలువ R j Lω కాబట్టి ఈ విలువ 5 j 50 10 3 2π 100 కాబట్టి ఈ విలువ 5 j 31 4 Ω అవుతుంది కాబట్టి VLI Z కాబట్టి VL 40 5j31 41256 వోల్ట్ మనము మాగ్నిట్యూడ్ తీసుకున్నాము దీని కోణం విలువ ఇక్కడ వ్రాయబడలేదు కాబట్టి మనం పరిగణించే విలువ మాగ్నిట్యూడ్ మాత్రమే కాబట్టి ఇది వాస్తవానికి ఈ విలువ 40 చే గుణించబడుతుంది తనిఖీ చేయండి మరియు 40 5231 42 విలువ 1256 వోల్ట్ అవుతుంది సరిచూసుకోండి ఇక్కడ వ్రాసిన విలువ మగ్నిట్యూడ్ మాత్రమే ఇది వాస్తవానికి ఈ విలువ నేను విలువ యొక్క బార్ విలువను పరిగణించాను ఇక్కడ 1256 వోల్ట్ తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు కాయిల్ యొక్క Q 31 4 5 అవుతుంది ఎందుకంటే ఇది XL 31 4 మరియు R 5 కాబట్టి ఈ విలువ 6 3 అవుతుంది ఈ విలువను ప్రాథమికంగా మనం కాయిల్ యొక్క Q0 అని పిలుస్తాము కాబట్టి ఇది XL ప్రాథమికంగా Q0 Lω R కాబట్టి వాస్తవానికి Lω 31 4 R 5 చే భాగించబడినది కాబట్టి ఆ విలువ 6 3 గా ఉంటుంది మరియు బ్యాండ్విడ్త్ f0Q0 1006 3 16 హెర్ట్జ్ కాబట్టి ఇది సాధారణ విషయం ఇప్పుడు ఉదాహరణ 4 సిరీస్ సర్క్యూట్ R 50 Ω L 0 05 హెన్రీ C 20 మైక్రో ఫారడ్ వేరియబుల్ ఫ్రీక్వెన్సీతో అనువర్తిత వోల్టేజ్ V 100 యాంగిల్ 0 వోల్ట్ కలిగి ఉంది ఫ్రీక్వెన్సీ ఇక్కడ వేరియబుల్ ఫ్రీక్వెన్సీ వేరియబుల్ గా ఉన్నందున ఇండక్టర్ వద్ద గరిష్ట వోల్టేజ్ను కనుగొనండి ఫ్రీక్వెన్సీ వేరియబుల్ గా ఉన్నందున ఇండక్టర్ వద్ద గరిష్ట వోల్టేజ్ను కనుగొనాలి ఇప్పుడు ఇప్పుడు Z R2Lω 1 ωC2 అంటే ఆ విలువ2 అవుతుంది కాబట్టి I V యొక్క మాగ్నిట్యూడ్ R2Lω 1 ωC2మాగ్నిట్యూడ్ అవుతుంది కాబట్టి L వద్ద వోల్టేజ్ యొక్క మగ్నిట్యూడ్ విలువ VL I Lω అవుతుంది అంటే XL విలువI XL విలువ కాబట్టి XLLω అవుతుంది కాబట్టి ఈ విలువ ωLV R2Lω 1 ωC2 అవుతుంది కాబట్టి dVLdω0 ను చేస్తే ఈ సమీకరణం 1 యొక్క అవకలనండెరివేటివ్ dVLdω0 ను ω కు సంబంధించి పరిగణించండి కాబట్టి మరియు ఆ సమీకరణము ను 0 కు సమానం చేయండి మరియు ω విలువ కొరకు పరిష్కరించండి VL గరిష్టంగా ఉన్నప్పుడు ω యొక్క విలువను కనుగొంటాము కాబట్టి దీని అర్థం ఈ విలువ dVL dω అవుతుంది ఇది సరళీకృతం చేయబడింది మరియు దీనిని స్వంతంగా చేయండి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ 2 ను విస్తరించాము మరియు ఇక్కడ ఉంది కాబట్టి ఈ విలువ ½ అవుతుంది ఎందుకంటే ఈ విలువ ω LV R2Lω 1 ωC2 కాబట్టి అవకలనండెరివేటివ్ తీసుకోండి సరళీకృతం చేస్తే ఈ విలువ R2 2LC 2ω 2C2 0 అవుతుంది అంటే ω 1 √L C √2 2 R 2 C L అవుతుంది కానీ Q0 ω0LR 1ω0CR అది మనము చేశాము Q0 Q0 ను గుణించినట్లయితే Q02 1R2 C అవుతుంది ఇది కూడా మనం ఉత్పన్నం చేసాము ఈ పదం యొక్క పరస్పరం R 2 C L 1 Q02 కాబట్టి ఇక్కడ 2 ఉంచండి ఈ విలువ 1 Q02 అవుతుంది ఇవన్నీ మనం ఉత్పన్నం చేశాము అంటే ప్రతిక్షేపించి చేసిన తరువాత ω 1LC 2Q022Q02 1 కాబట్టి సమీకరణం 5 అధిక Q విలువ కోసం L వద్ద గరిష్ట వోల్టేజ్ సుమారుగా ఈ ω0 1√L C విలువ వద్ద సంభవిస్తుందని చూపిస్తుంది Q విలువ చాలా ఎక్కువగా ఉంటే అప్పుడు 2Q02 1 విలువ సుమారు 2Q02 అవుతుంది కాబట్టి Q0 ఇది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ఈ పదం విలువ 2Q022Q02 1 1 అవుతుంది ఆ సందర్భంలో ఈ పదం విలువ ω 1LC అవుతుంది అది సుమారు 1LC అవుతుంది ఇప్పుడు Q ఎక్కువగా ఉంటేరెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ ω0 వద్ద R మరియు C వద్ద కూడా గరిష్ట వోల్టేజ్ ఉంటుంది కాబట్టి Q విలువ తక్కువగా ఉంటే ω0 కన్నా తక్కువ విలువ వద్ద VC గరిష్ట విలువ మరియు ω0 కన్నా ఎక్కువ విలువ వద్ద VL గరిష్ట విలువలు సంభవిస్తాయి ఇది ఒక చిన్న అభ్యాసం ఈ వ్యక్తీకరణను చూడండి మరియు తక్కువ Q విలువ తో ω0 కన్నా తక్కువ విలువ వద్ద VC గరిష్టంగా సంభవిస్తుంది మరియు VL గరిష్టంగా ω0 పైన సంభవిస్తుంది ఇది ఒక చిన్న అభ్యాసం ఇప్పటికే ఇది మనము రెసోనెన్స్ విషయం లో చేసాము ఇప్పుడు సమీకరణం 2 నుండి సరళీకృతం చేసి ω 22LC R2C2 అని వ్రాయవచ్చు అప్పుడు ఈ సమీకరణం నుండి ఈ సమీకరణం నుండి ఈ సమీకరణం నుండి ఇప్పుడు ఇది సమీకరణం 2 సమీకరణం 2 నుండి మనం ఇలా వ్రాయవచ్చు కాబట్టి ఇలా వ్రాయవచ్చు కాబట్టి CRL అన్ని విలువలు ఇవ్వడం జరిగింది ఈ విలువలను ప్రతిక్షేపించండి అప్పుడు ω విలువ 1414 రేడియన్ సెకనుగా లభిస్తుంది dVLdω0 అని పరిగణించినప్పుడు ఇండక్టర్ వద్ద వోల్టేజ్ గరిష్టంగా ఉంటుంది కాబట్టి XL Lω 70 4 Ω అవుతాయి దయచేసి ఈ విలువలు అన్నింటిని లెక్కించండి మరియు అప్పుడు Z విలువ R j అవుతుంది 30 Ω అవుతుంది కాబట్టి I V Z 100 61 2 కాబట్టి మనకు 1 635 ఆంపియర్ మాగ్నిట్యూడ్ లభిస్తుంది కాబట్టి ఈ విలువలన్నీ ప్రతిక్షేపించి ω విలువని లెక్కించండి కాబట్టి ఈ గణనను చేయండి అందువల్ల గరిష్ట VL విలువ I XL అవుతుంది అంటే XL 70 7 అవుతుంది కాబట్టి ఈ విలువ 115 5 వోల్ట్ లభిస్తుంది ఈ ఉదాహరణ చాలా ఆసక్తికరమైనది కాబట్టి ఇది గరిష్ట VL విలువ అవుతుంది కాబట్టి ఉదాహరణ 5 ఈ సందర్భంలో సమాంతర సర్క్యూట్ ను పరిగణించాము ఇది ఇండక్టివ్ సర్క్యూట్ కాబట్టి 8 j 6 Ω మరియు ఇది కెపాసిటివ్ సర్క్యూట్ 8 34 Ω కానీ ఈ C మారుతూ ఉంటుంది XC కూడా మారుతూ ఉంటుంది C ను కనుగొనవలసి ఉంటుంది దీని ఫలితంగా రెసోనెన్స్ ఫ్రీక్వెన్సీ ω0 5000 రేడియన్ సెకను వస్తుంది కాబట్టి ఈ సందర్భంలో ఈ సమస్య చాలా సులభం ఎందుకంటే ω0 విలువ ఇవ్వబడింది కాబట్టి సమాంతర సర్క్యూట్లో కాబట్టి Y 18 j 6 1 8 34 j XC అవుతుంది కాబట్టి ఇది Y విలువ అవుతుంది కాబట్టి ఇప్పుడు లవము మరియు హారం విలువలను 8 j 6 తో గుణించాలి ఇక్కడ కూడా లవము మరియు హారం విలువలను 8 34 j XC తో గుణించాలి అప్పుడు సరళీకృతం చేస్తే ఇది రియల్ పార్ట్ మరియు ఇది ఇమాజినరీ పార్ట్ అవుతాయి మరియు రెసోనెన్స్ వద్ద ఈ ఇమాజినరీ పార్ట్ విలువ 0 అవుతుంది అయితే XC 69 5 XC2 6100 0 మనము దాన్ని పరిష్కరిస్తే XC కు రెండు విలువలను లభిస్తాయి ఒకటి కాబట్టి XC 8 35 Ω 1 ω0C అవుతుంది కాబట్టి వీటిని పరిష్కరిస్తే ఇక్కడ ω0 5000 రేడియన్ సెకను ఇవ్వబడింది C 24 మైక్రోఫారడ్ లభిస్తుంది ఇది సమాధానం ఇప్పుడు తదుపరి సమస్య ఈ సర్క్యూట్ అన్ని ఫ్రీక్వెన్సీ ల వద్ద రెసోనెన్స్ ఉండేలా RL మరియు RC విలువ లను కనుక్కోండి ఇది సర్క్యూట్ రెసోనెన్స్ ని ఇస్తుంది అన్ని ఫ్రీక్వెన్సీలు అంటే ఇక్కడ 1 √LC తో గుణించిన కొన్ని కారకాలు ఇప్పుడు నేను గుర్తుచేసుకుంటే ఇప్పుడు నేను సరిగ్గా వ్రాస్తానని భావిస్తున్నాను నేను సరిగ్గా రాశాను ω సమానంగా చెప్పండి అప్పుడు RL 2 LC RC 2 LC ఇలాంటి అంశం RL2RC2 LC అయితే ఇది వాస్తవానికి అన్ని ఫ్రీక్వెన్సీ ల వద్ద రెసోనెన్స్ ఇస్తుంది ఎందుకంటే ఈ విలువ 00 వస్తుంది కనుక ఇది వాస్తవానికి నిర్వచించబడదు కాబట్టి ఈ సర్క్యూట్ అన్ని ఫ్రీక్వెన్సీ ల వద్ద రెసోనెన్స్ ఇస్తుంది ఈ సందర్భంలో RL మరియు RC ఏమిటో తెలుసుకోవాలి కాబట్టి ఇక్కడ సమాధానం ఇవ్వలేదు నేను ఉద్దేశపూర్వకంగా సమాధానం ఇవ్వలేదు కాబట్టి దయచేసి ఈ సమస్యను ఎప్పుడైనా చేయండి నేను సరైన సమాధానం చెబుతాను కాబట్టి దీనితో ఈ రెసోనెన్స్ భాగం ముగిసింది కాబట్టి D C సర్క్యూట్ యొక్క గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం చూసిన తర్వాత మనం కొన్ని విలక్షణ ఉదాహరణలు చూశాము కాబట్టి AC సర్క్యూట్ కోసం కూడా మనము గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతాన్ని చూస్తాము ఇది చాలా సులభం ఇప్పటికే ప్రారంభించిన DC భావన నుండి చూస్తాము కాబట్టి మనం A C భావానికి కూడా చూస్తాము కాబట్టి ఇది AC సర్క్యూట్ కొరకు గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం అవుతుంది ఇప్పుడు 2 3 సందర్భాలు 3 సందర్భాలు ఉన్నాయి కాబట్టి మొదటి సందర్భంలో లోడ్ ని వేరియబుల్ రెసిస్టెన్స్ RL గా పరిగణించండి ఇది ఒక సర్క్యూట్ కోసం వోల్టేజ్ సోర్స్ Vg ధ్రువణత గా పరిగణించండి దీని ద్వారా ప్రవహించే కరెంటు I గా గుర్తించబడింది మరియు ఇది ఇంపెడెన్స్ Zg Rg j Xg గా ఇవ్వబడింది మరియు ఈ RL వేరియబుల్ D C సర్క్యూట్ విషయంలో D C సరఫరా ఉంటుంది D C సర్క్యూట్ విషయంలో ఈ విలువ RTh అని మరియు ఈ విలువ VTh అని పరిగణిస్తారు కాబట్టి ఇక్కడ కూడా ఇది ఇవ్వబడిందని పరిగణించండి మరియు తరువాత గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతానికి RL విలువ ఎంత కాబట్టి కరెంట్ పరిమాణం చూస్తే I Vg ఆ కోణం 0 Vg ∠00 మరియు ఇక్కడ ఎటువంటి గందరగోళం ఉండకూడదు ఇది మనం తీసుకున్న Vg ∠00 కాబట్టి కరెంట్ I Vg సిరీస్ ఇంపెడెన్స్ Rg RL j x g కాబట్టి ఈ విలువ కరెంట్ మ్యాగ్నెట్యూడ్ అవుతుంది ఇప్పుడు ఇది పరిగణించండి ఇది ఇచ్చిన ఫేజార్ వాస్తవానికి అప్పుడు ఇది మనము కోణం 0 డిగ్రీని పరిగణించాము ఎందుకంటే నేను Vg యాంగిల్ 0 డిగ్రీ అని చెప్పాను ఇది ఒక ఫేజార్ ఎందుకంటే మనం j ను పరిగణించాము కనుక ఇది ఫేజార్ మగ్నిట్యూడ్ కాదు ఇప్పుడు మాగ్నిట్యూడ్ తీసుకున్నప్పుడు మనము అబ్సల్యూట్ విలువని పరిగణిస్తాము ఈ విలువVgRgRL2xg2 V కాబట్టి ఈ విలువ మాగ్నిట్యూడ్ అవుతుంది కాబట్టి వాస్తవానికి RL వద్ద శక్తి PI2RL ఉంటుంది కాబట్టి ఈ విలువ Vg2RLRgRL2xg2 అవుతుంది ఇప్పుడు గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం కొరకు d P dRL 0 ను పరిగణించండి పరిష్కరించి ఆ విలువను 0 చేస్తే RL2 Rg2 xg2 లభిస్తుంది అంటే RLRg2xg2 Zg ఎందుకంటే Zg Rg jxg గా ఇవ్వబడింది కాబట్టి ZgRg2Xg2 అందుకే RLRg2xg2 Zgఅవుతుంది మరియు D C గరిష్ట శక్తి బదిలీ సిద్ధాంతం కొరకు xg 0 గా పరిగణించండి సహజంగా ఆ విలువ RL Rg అవుతుంది అక్కడ మనం చేస్తాము ఆ సందర్భంలో ఆ విలువ RL DC సర్క్యూట్ ఇలాంటిదే కాబట్టి వాస్తవానికి ఇది ఈ రకమైన సర్క్యూట్ కోసం గుర్తుంచుకోవాలి ఎందుకంటే ఈ రకమైన సర్క్యూట్ కు RLRg2xg2 Zgఅవుతుంది కానీ ఎప్పటికీ RL Rg గా ఉండకూడదు ఆ విలువ ZgRg2Xg2 అవుతుంది ఈ విలువ Zg Rg2xg2 RLఅవుతుంది కాబట్టి ఈ విలువ RL అవుతుంది కాబట్టి ఇప్పుడు రెండవ సందర్భంలో వేరియబుల్ రెసిస్టెన్స్ మరియు వేరియబుల్ రియాక్టన్స్ గల ఇంపెడెన్స్ ZL ని పరిగణిస్తాము కాబట్టి ఇక్కడ కూడా Vg∠00 కోణం ఇక్కడ చూపబడలేదు ధ్రువణత ఇక్కడ చూపబడింది మరియు ఇది Zg Rg jXg గా పరిగణించండి ఇది vth మరియు Zth ఇది కరెంట్ I మరియు ఈ ZL వేరియబుల్ కనుక RL మరియు XL రెండూ వేరియబుల్ అని పరిగణించండి ఇక్కడ ఇవ్వబడినది ఇంపెడెన్స్ ZL వేరియబుల్ రెసిస్టెన్స్ మరియు వేరియబుల్ రియాక్టెన్స్ రెండూ వేరియబుల్ కాబట్టి ఇంపెడెన్స్ ZL యొక్క విలువను మనం కనుగొనాలి కాబట్టి ఇప్పుడు కరెంట్ I Vg Rg RL j Xg j XL ఇది సిరీస్ సర్క్యూట్ వంటిది కాబట్టి ఇది విషయం కాబట్టి కరెంట్ యొక్క మగ్నిట్యూడ్ నేను ఇక్కడ ఏమని పరిగణిస్తాను ఇక్కడ ఈ విషయం ఉంది ఇది అక్కడ ఉండకూడదు కాబట్టి ఇది vg మరియు ఇక్కడ కావాలంటే ఈ కోణాన్ని 0 గా పరిగణించవచ్చు కాబట్టి IVgRg RL2Xg XL2 అవుతుంది ఇప్పుడు P I2RL Vg2RLRg RL2Xg XL2 ఇది సమీకరణం 1 అని పరిగణించండి కాబట్టి నన్ను అనుమతించండి కాబట్టి ఇది 2 కాదు ఇది ఇక్కడ బాగా ఉంది ఇక్కడ నేను మరచిపోయాను కాబట్టి Vg కి వర్గం లేదు ఈ విషయం మీకు అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు సమీకరణం 1 లోని RL స్థిరంగా ఉంది మనం RL ఉందని అనుకుందాం Xg XL ఉన్నప్పుడు P యొక్క విలువ గరిష్టంగా ఉటుంది కాబట్టి Xg XL అంటే Xg XL 0 అవుతుంది కాబట్టి ఈ పదం అదృశ్యమవుతుంది కాబట్టి RL స్థిరంగా ఉంటే శక్తి గరిష్టంగా ఉంటుంది కాబట్టి ఆ సందర్భంలో P యొక్క విలువ గరిష్టంగా ఉంటుంది ఎందుకంటే Xg XL అంటే Xg XL 0 అంటే ఈ పదం ఉండదు కాబట్టి ఆ సందర్భంలో ఈ విలువ Vg2RLRg RL2 అవుతుంది RL స్థిరంగా ఉందని పరిగణించబడతే సమీకరణం 1 విలువ Vg2RLRg RL2 అవుతుంది ఇది సమీకరణం 2 అని పరిగణించండి ఇప్పుడు DC సర్క్యూట్ లో RL వేరియబుల్ గా ఉందని పరిగణించండి మొదటి సందర్భంలో చూపినట్లుగా RL Rg అయినప్పుడు గరిష్ట శక్తి లోడ్కు సరఫరా చేయబడుతుంది మొదటి కేసు Xg f0 తరువాత RL Rg కూడా ఉంటుంది అలాంటప్పుడు మనం XL X g కాబట్టి RL Rg అయినప్పుడు గరిష్ట శక్తి లోడ్కి పంపబడుతుంది RL R g మరియు XL X g అయితే గరిష్ట శక్తి లోడ్కి పంపబడుతుంది ఇక్కడ సర్క్యూట్ లో ZLRL j XL మరియు ఇక్కడ గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం కోసం XL x g ఉంచండి కాబట్టి ఇక్కడ మనం ఆ XL X g గా పరిగణించినప్పుడు ZL Rg j xg ZL Zg అవుతుంది ఎందుకంటే వాస్తవానికి Zg Rg j xg అందువల్ల గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం కోసం Zg Rg j xg అవుతుంది RL మరియు XL రెండూ వేరియబుల్ అని పరిగణించినప్పుడు గరిష్ట విద్యుత్ బదిలీ గరిష్ట విద్యుత్ బదిలీకి కోసం ZL Zg కాంజుగేట్ అవుతుంది మరొకటి మూడవ సందర్భంలో ZL ఉంది ఇక్కడ XL విలువను స్థిరంగా కానీ RLవిలువను వేరియబుల్ గా పరిగణించండి ఇది మూడవ సందర్భం కాబట్టి ఆ సందర్భంలో దయచేసి దీన్ని చేయండి కాబట్టి ఆ సందర్భంలో దీన్ని నేరుగా జోడించండి Rg j x g XL గా లభిస్తుంది ఆ సందర్భంలో ఏమి జరుగుతుంది RL Zg j XL అవుతుంది కాబట్టి RL Rg j x g XL అవుతుంది ఇది స్వయంగా చేయండి అందువల్ల RL 2 Rg2 x g XL 2 గరిష్ట విద్యుత్ బదిలీ సిద్ధాంతం అవుతుంది ఈ విలువ RL Rg2XgXL2అవుతుంది దీనికి రెండవ తో సంబంధం లేదు ఇది గరిష్ట బదిలీ కోసం నేరుగా ఇలా వ్రాస్తున్నాము ఈ విషయం మరియు ఈ విషయం కాబట్టి ఇది ఈ విలువ RL Rg j x g XL అవుతుంది కాబట్టి ఈ మూడు కేసులు అక్కడ R విలువని పరిగణించాము కాబట్టి ఇప్పుడు ఈ విషయంతో మనము కొన్ని సాధారణ మూడు నాలుగు సాధారణ ఉదాహరణలు పరిగణించుదాము ఇది నేను చూపించే చిత్రం 1 సర్క్యూట్ అని పరిగణించండి లోడ్ ZL స్వచ్ఛమైన నిరోధకత RL ను కలిగి ఉంది సోర్స్ గరిష్ట శక్తి అందించడానికి కావలసిన RL విలువను కనుగొనండి కాబట్టి లోడ్కు గరిష్ట శక్తి గరిష్ట శక్తి P యొక్క విలువను కూడా నిర్ణయించండి కాబట్టి నేను దానిని శుభ్ర పరుస్తాను కాబట్టి ఈ సర్క్యూట్ ఇవ్వబడింది ఇది 10 j 20 Ω మరియు ZL RL గా ఇవ్వబడింది అంటే ఇది ప్రాథమికంగా RL మరియు ఇది సోర్స్ 50 కోణం 0 వోల్ట్ కాబట్టి RL Zg మనకు తెలుసు కాబట్టి ఈ విలువ మోడ్ 10 j 20 కాబట్టిఈ విలువ 102 202 అవుతుంది కాబట్టి ఈ విలువ 22 4 Ω గా లభిస్తుంది కాబట్టి I Vg Zg RL అని పరిగణిస్తాము కాబట్టి Zg 10 j 20 మరియు RL విలువ మనకు 22 4 వచ్చింది కాబట్టి ఈ విలువ 1 31 కోణం 31 70 ఆంపియర్ అవుతుంది అందువల్ల P I2R కాబట్టి 1 4 కాబట్టి ఈ విలువ 38 5 వాట్ అవుతుంది ఇది చాలా సులభమైన సమస్య అదేవిధంగా ఉదాహరణ 2 ఈ సందర్భంలో ఉదాహరణ 1 ను ZL RL j XL తో అనగా RL మరియు XL రెండూ వేరియబుల్స్ గా పునరావృతం చేయండి అంటే Z RL j XL జోడించినప్పుడు ఈ ఉదాహరణను పునరావృతం చేయండి మరియు డేటా ఒకే విధంగా ఉంటుంది డేటా ఒకే విధంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంలో ఏమి చేయగలము ఈ RL మరియు XL రెండూ వేరియబుల్ అని మనకు తెలుసు కాబట్టి Zg 10 j 20 మరియు j 20 కాబట్టి ZL Zg 10 j 20 అవుతుంది ఈ విధంగా మన సిద్ధాంతంలో చూసిన విధంగా మొత్తం ఇంపెడెన్స్ విలువ Zg ZL Zg 10 j 20 మరియు ZL 10 j 20 అవుతుంది కాబట్టి j 20 j 20 రద్దు అయితే ఆ విలువ 20 Ω అవుతుంది అందువల్ల I 50∠020 మాత్రమే ఉంటుంది కాబట్టి ఈ విలువ 2 5 ∠00 ఆంపియర్ అవుతుంది మరియు P I2R అందుకే I2 2 52 మరియు ఇది 10 కనుక ఇది RL10 Ω అవుతుంది ఈ విలువ 62 5 వాట్ అవుతుంది కాబట్టి ఈ కండిషన్ ని గుర్తుంచుకోండి అప్పుడు ప్రతీది సరళంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మరొక విషయం ఇది చిత్రం 2 ఈ చిత్రం 2 లో చూపిన సర్క్యూట్లో Rg వేరియబుల్ అంటే ఈ నిరోధకత Rg విలువ 2 మరియు 55 Ω మధ్య మారుతుంది ఇలా వ్రాస్తే అంటే Rg ఈ రెండింటి మధ్య ఉంటుందని దీని అర్థం మరియు 55 Ω అప్పుడు Rg యొక్క ఏ విలువ వద్ద టెర్మినల్ AB వద్ద గరిష్ట విద్యుత్ బదిలీ అవుతుంది ఇది టెర్మినల్ A మరియు ఇది B మరియు ఇది Rg విలువ వేరియబుల్ RL 10 Ω Xg 5Ω కాబట్టి ఈ సందర్భంలో వోల్టేజ్ 10 కోణం 0 పరిగణించబడింది చిత్రం 3 లో చూపిన నెట్వర్క్లో టెర్మినల్స్ AB వద్ద కనెక్ట్ చేయబడిన లోడ్ వేరియబుల్ రెసిస్టెన్స్ RL ను కలిగి ఉంది RL మరియు కెపాసిటివ్ రియాక్టెన్స్ XC కాబట్టి 2 వేరియబుల్ మధ్య క్షమించండి ఒక్క నిమిషం ఈ సమస్య వాస్తవానికి క్షమించండి ఈ సమస్య వాస్తవానికి నేను పరిష్కరించలేదు దీన్ని కనుగొనవలసి ఉంది ఈ సమస్య వాస్తవానికి ఇది ఇక్కడ పరిష్కరించబడలేదని తెలుసుకోండి కాబట్టి ఇది పరిష్కరించడానికి ఇది ఒక అభ్యాసం కాబట్టి ఇప్పుడు తదుపరి సమస్య సమాధానం ఇక్కడ ఇవ్వబడలేదు సమాధానం ఇక్కడ ఇవ్వబడలేదు కాబట్టి ఇది వాస్తవానికి నేను ఇక్కడ పరిష్కరించలేదు మీరు పరిష్కరించండి కానీ నేను దాన్ని ఇక్కడ పరిష్కరించలేదు దాన్ని పరిష్కరించండి ఇప్పుడు చిత్రం 3 లో చూపిన నెట్వర్క్లో ఉదాహరణ 4 టెర్మినల్ A B లో కనెక్ట్ చేయబడిన లోడ్ వేరియబుల్ రెసిస్టెన్స్ RL ను కలిగి ఉంటుందని పరిగణించండి మరియు కెపాసిటివ్ రియాక్టెన్స్ XC 2 Ω మరియు 8 Ω మధ్య వేరియబుల్ అని పరిగణించబడింది RL మరియు XC యొక్క విలువను కనుగొనండి దీని ఫలితంగా లోడ్కు పంపిణీ చేయబడిన గరిష్ట విద్యుత్ బదిలీ గరిష్ట శక్తి P ను లెక్కించాలి ఇది ఇక్కడ మనము వ్రాసిన సమస్య ఇది సర్క్యూట్ ఇది వోల్టేజ్ 50 యాంగిల్ 45 డిగ్రీ ఇది 3 Ω ఇది j XC వేరియబుల్ మరియు ఇది RL j XC మరియు RL వేరియబుల్ ఇది 2Ω మరియు j10 Ω ఈ రెండు వేరియబుల్ ఇది పాయింట్ A మరియు ఇది పాయింట్ B మరియు ఇది సర్క్యూట్ ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మొదటిది ఏమిటంటే vTh విలువను కనుగొనండి vTh అంటే DC సర్క్యూట్ విషయంలో మనము పరిష్కరించాము కాబట్టి vTh అంటే మొదట దీన్ని తొలగించండి అది అక్కడ లేదని అనుకుందాం మొదట RL jXC తొలగించండి కాబట్టి దాన్ని తీసివేసిన వెంటనే కరెంట్ I ఏమిటో తెలుసుకోండి కాబట్టి నేను ఇక్కడ కరెంట్ I 50 ∠ 45 0 3 2 j 10 అని వ్రాస్తున్నాను ఈ విలువ కరెంట్ I అవుతుంది ఎందుకంటే ఇది లేదు కాబట్టి ఇది లేదు ఎందుకంటే కాబట్టి ఇది కరెంట్ I కాబట్టి కరెంట్ I కనుగొన్న తర్వాత ఇది ఓపెన్ సర్క్యూట్ నేను మళ్ళీ సర్క్యూట్ గీయడం లేదు కాబట్టి ఈ విలువ VAB ఈ విలువ VTh ఎందుకంటే ఇది ఓపెన్ సర్క్యూట్ చేయబడి ఉంది ఎందుకంటే ఇది ఓపెన్ గా ఉంది ఇది A ఇది B కాబట్టి ఈ విలువ VAB VTh అవుతుంది కాబట్టి ఇది కరెంట్ విలువ ఇది కరెంట్ I ఇది వోల్టేజ్ క్షమించండి ఇది ఇంపెడెన్స్ విలువ 2j10 Ω అవుతుంది కాబట్టి VABVTH50∠4505j102j10 అవుతుంది ఇది VTHవిలువ అవుతుంది కాబట్టి దాన్ని శుభ్ర పరుస్తాను కాబట్టి ఈ విలువ VTH 45 30 అవుతుంది ZTH ఇది లేనప్పుడు ఈ పాయింట్ తెరిచినప్పుడు ఇది లేదుఇది DC సర్క్యూట్ లో లాగా ఇది షార్ట్ చేయబడినది కాబట్టి ఈ 3 Ω మరియు 2 j 10 Ω సమాంతరంగా ఉంటాయి కాబట్టి ఈ విలువ 32j1032j10 అవుతుంది కాబట్టి ఈ విలువ ZTH అవుతుంది కాబట్టి ZTH విలువ ను కనుగొంటే కాబట్టి ఈ విలువ ZTH 2 64 j 0 72 Ω అని పరిగణిస్తాను అప్పుడు సమానమైన సర్క్యూట్ ఈ VTH 45 30 మరియు ఈ విలువ ZTH 2 72 Ω అని పరిగణిస్తాను మరియు RL వేరియబుల్ X కూడా వేరియబుల్ రెండూ వేరియబుల్ అని పరిగణించాము కాబట్టి రెండూ వేరియబుల్ అయితే గరిష్ట శక్తి కోసంకాబట్టి గరిష్ట విద్యుత్ బదిలీ కోసం ZL ZTH అవుతుంది ఎందుకంటే ఈ విలువ ZTH అవుతుంది కాబట్టి ఈ విలువ ZTH కాంజుగేట్ అవుతుంది కాబట్టి ఈ విలువ ZTH 2 2 Ω అవుతుంది కానీ ఇప్పుడు XC విలువ 2 Ω మరియు 8 Ω మధ్య పరిగణించాలి కాబట్టి XC యొక్క దగ్గరి విలువ 2 Ω ఎందుకంటే మనకు వాస్తవానికి ఈ విలువ 0 72 కానీ XC విలువ 2 Ω మరియు 8 Ω మధ్య మాత్రమే వేరియబుల్ కాబట్టి దగ్గరి విలువ 2 Ω ఎందుకంటే ఈ విలువ 0 7 గా ఉంది కాబట్టి దగ్గరి విలువ 2 Ω అవుతుంది కాబట్టి XC విలువను 2 Ω గా పరిగణిస్తాము కాబట్టి RLZg jXc RL మరియు XL వేరియబుల్ అని పరిగణించకండి కాబట్టి ఈ సందర్భంలో ఈ విలువ 2 64 j 7 2 j 2 Ω అవుతుంది కాబట్టి RL విలువ 2 93 Ω అవుతుంది కాబట్టి ZT ZTH ZL అవుతుంది ఈ విలువ ZTH 2 64 j 0 72 మరియు ZL విలువ 2 93 j 2 అవుతుంది ఎందుకంటే కొంత పరిధి ఇవ్వబడింది ఇక్కడ వేరే విలువ వచ్చింది ఇక్కడ వేరే విలువ వచ్చింది కానీ దగ్గరి విలువ 2 XC విలువ 2 మరియు 8 మధ్య ఉంటుంది అందువల్ల ఈ విలువ ZT 5 7 ∠ 130 అవుతుంది అప్పుడు I 45 30 అవుతుంది మరియు శక్తి P822 93 187 5 వాట్ అవుతుంది